కాబట్టి ఇప్పుడు మొత్తంగా మాతృక సమీకరణం చూద్దాం సరే కాబట్టి ఈ మొత్తం విషయం కేవలం కొంత సంఖ్య అన్నారు కాబట్టి ఇది మీరు C అని పిలిచే కొంత మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి మనం దీన్ని మళ్లీ వ్రాద్దాం సమీకరణం 1 సరే కాబట్టి సమీకరణం 1 u1 u2 u3 v1 0 రూపంలో ఉంటుంది రెండవ సమీకరణం ఇది మీ FEM నుండి వచ్చినద రెండవ సమీకరణం BI నుండి రాబోతోంది కాబట్టి ఇది ఉదాహరణకు ఏమి ఉంటుంది కాబట్టి మళ్లీ దానికి ∑ui vi e1 ఉంటుంది విద్యార్థి మాకు ఒకే సమీకరణం ఉంది మనం దానికి వస్తాము ఈక్వేషన్ 2 యొక్క బుక్ కీపింగ్ చేద్దాం ఈక్వేషన్ 2 అన్ని సరిహద్దులను కలిగి ఉంటుంది మరియు సరిహద్దు vs ఉంటుంది కాబట్టి ఇది నా సరిహద్దు సమగ్రం అవును ఇది కేవలం వేరియబుల్స్ పరంగా వ్రాసిన సమీకరణం 5 మరియు దాని గురించి భిన్నంగా ఏమీ లేదు మరియు సమీకరణం 6 మేము తాకలేదు సరే కాబట్టి మేము ఈ విషయాలన్నింటినీ కలిపి ఉంచాము అప్పుడు నేను ఇప్పుడు ఇలాంటి త్రిభుజాన్ని కలిగి ఉన్నాను అనుకుందాం అంతర్గత త్రిభుజాల గురించి ఏమిటి అనే ప్రశ్న కాబట్టి ఇక్కడ 4 మరియు 5 అంచులతో నేను ఈ సమీకరణాన్ని వ్రాసినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి నేను ఈ త్రిభుజాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు నా సమీకరణంలో మీకు ఏదో ఉంటుంది కాబట్టి నేను పరీక్ష చేస్తే అంచు 3 అన్ని 3 మీరు మీ FEM మాడ్యూల్ నుండి గుర్తుంచుకుంటే తెలియనివి కనిపిస్తాయా మీకు u3 కి సాధారణమైనవన్నీ వస్తాయి కాబట్టి నేను a పొందుతాను కానీ మిగతావి u1 u2 u3 u 4 u5 0 ఉంటాయి కాబట్టి నా ఉద్దేశ్యం అది ఎలా అవుతుంది అది ఎలా కనిపిస్తుంది కాబట్టి ఇది ఇంటీరియర్ ఎడ్జ్ల యొక్క రెండవ భాగం ఎటువంటి మార్పు లేదు మీరు ముందు FEM చేస్తే మీరు ఎలా చేస్తారు అయితే వీటన్నింటిని కలిపితే ఓవరాల్ గా ఇప్పుడు తెలియని వాటిని వ్రాస్తాను తెలియనివి ఉండబోతున్నాయి కాబట్టి లోపలి భాగంలో u సరిహద్దులో u మరియు సరిహద్దులో v ఇవి నాకు తెలియనివి కాబట్టి ఇది n2 మీ పొడవు వెక్టార్ సరే ఇప్పుడు నేను దీన్ని 3 భాగాలుగా విభజించబోతున్నాను కాబట్టి FEM సమీకరణాలు అవును విద్యార్థి రెండవ సమీకరణంలో m మరియు m ఉంటాయి సమయం 0407 చూడండి అవును ఇవి వాటిలో m మరియు ఇవి విద్యార్థి మొదటిది మేము H టాంజెన్షియల్ మరియు తదుపరిది v లు Ez సరే కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించిన మీరు మాతృక యొక్క నిర్మాణం ఏమిటి అని అనుకుంటున్నారు నేను మీకు ఇక్కడ నేను దానిని ఉప భాగాలుగా విభజించాను కాబట్టి మీరు తీసుకున్నప్పుడు ఉదాహరణకు మొదటి ఈ సమీకరణాలు అంతర్గత అంచులపై పరీక్షకు అనుగుణంగా ఉంటాయి సరే అవి n సమీకరణాలు కానీ ఇంటీరియర్లో పరీక్షించడం ఏదైనా కలిగి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే చేసిన ఉదాహరణ నేను ఇంటీరియర్ ట్రయాంగిల్ని ఇలాంటిదే తీసుకుంటాను మరియు ఇంటీరియర్ అంచుని పరీక్షిస్తాను కాబట్టి ఉదాహరణ 3 అంతర్గత అంచుకు మంచి ఉదాహరణ కాబట్టి 3 కోసం సమీకరణం u1 నుండి u5 కరెక్ట్ అదే నేను పొందుతాను అందులో ఏదైనా v లు ఉంటాయా దానిలో ఎలాంటి v లు ఉండవు కాబట్టి నేను ఈ సమీకరణాన్ని ఇక్కడ చూసినప్పుడు నేను u లను కలిగి ఉంటాను అంటే అన్నీ కావు u కి దగ్గరగా ఉన్నవి లేదా దానితో సంబంధం కలిగి ఉన్నవి కానీ vలు ఉంటాయి vలు 0 సరైనవి కాబట్టి నేను ఈ సమీకరణాన్ని ఇక్కడ వ్రాసినప్పుడు నా దగ్గర కొన్ని uలు ఉంటాయి మరియు vలు 0 అవుతాయి కాబట్టి నేను ఇక్కడ 0ని వ్రాయబోతున్నాను ఎందుకంటే మనం ఈ పద్ధతిలో దీనిని ఇక్కడ ఉన్న మూలకాలతో గుణిస్తాము ఎందుకంటే ఒక సమీకరణం వరుస వ్రాయడం గురించి ఆలోచించండి కాబట్టి ఇది ui మరియు ub లను కలిగి ఉంటుంది కానీ v లు లేవు ఎందుకంటే ఇవి అంతర్గత అంచులు కాబట్టి నేను FEM సమీకరణాలకు వెళతాను కానీ సరిహద్దు అంచులను సరిగ్గా పరిగణనలోకి తీసుకుంటాను కాబట్టి మేము ఇక్కడ తీసుకున్న ఉదాహరణ ఇది ఈ సమీకరణం 1 ఇది u మరియు vలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది u మరియు vలను కలిగి ఉంటుంది కాబట్టి నేను వచ్చినప్పుడు అవన్నీ సాధారణంగా సున్నా కాదు కాబట్టి ఇది ఇంటీరియర్లో పరీక్ష ఇది FEM అప్పుడు నేను దీన్ని తీసుకుంటాను ఇది సరిహద్దు అంచులలో FEM పరీక్ష మీరు చూసినట్లుగా ఇది మీరు ఇక్కడ చూస్తే ఇందులో u1 u2 u3 మరియు ఇది v1 ని కలిగి ఉంటుంది ఇది స్పష్టంగా సరిహద్దులో మాత్రమే కాబట్టి ఇది ఈ 3 బ్లాక్లన్నింటిని కలిగి ఉంటుంది సున్నా కానిది సరే కాబట్టి ఇది అక్కడ ఉంది ఇది అక్కడ ఉంది ఇది అక్కడ ఉంది మరియు ఇది అక్కడ ఉంది సరే ఇప్పుడు మనం చివరగా మిగిలిన m సమీకరణాలకు వస్తాము అవి సరిహద్దు సమగ్ర మాత్రమే సరిహద్దు అంచుల నుండి ఉంటాయి వీటిలో ఏ బ్లాక్లు 0 అవుతాయి ఏవి సున్నా కావు మొదటి బ్లాక్ 0 అవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ చూసిన సమీకరణం 2 కుడివైపు సరిహద్దులో ఉన్న u మరియు v లను మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి ఇది సున్నాకి సమానం కాదు చివరిది రెండవ సమీకరణం సరే వీటిలో ఏవి సున్నా కానివి నేను FEM అంచులలో దేనినైనా పరీక్షించినప్పుడు నేను కుడి వైపున సున్నా కాని పదాన్ని పొందుతాను ఉదాహరణకు చూడండి సమీకరణం 1 ఏదైనా కుడి వైపు పదం ఉందా కుడి వైపు పదం లేదు మరియు నాకు BI నుండి వచ్చే e మాత్రమే మిగిలి ఉంది కాబట్టి నాకు సరైన సమీకరణాల వ్యవస్థ ఉంది ఇది n2m వేరియబుల్స్లో n2m సమీకరణాలను కలిగి ఉంది మరియు ఇప్పుడు నేను దీనిని పరిష్కరించగలను నేను కొన్ని బాక్స్ లపై ఒకే టిక్ను మరియు మరొక బాక్స్పై డబుల్ టిక్ను ఉంచానని గమనించండి FEM నుండి సింగిల్ టిక్ సూచించడానికి కారణం ఏమిటి కానీ కొంచెం ఎక్కువ ఈ సమీకరణాల స్వభావం ఎలా ఉంటుంది కాబట్టి సింగిల్ టిక్ స్పేర్స్ డబుల్ టిక్ దట్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది నా సమీకరణం 2లోని ప్రతి సమీకరణంలో ప్రతి మూలకాన్ని కలిగి ఉంటుంది ప్రతి అంచు సరిహద్దు సమగ్ర కుడి ఉపరితల సమగ్రతలో ఉన్న ప్రతిదానిలో ప్రమేయం ఉంటుంది నా సమీకరణాల వ్యవస్థ ఎందుకు దట్టంగా ఉంది కాబట్టి ఇది దట్టమైనది కాబట్టి మనం ఒక విధమైన ప్రయోజనాలు మరియు అప్రయోజనాల పరంగా సంగ్రహించండి ఏమిటి నేను సరిహద్దు షరతు ని కలిగి ఉన్నాను అంటే నేను ABCని ఖచ్చితమైన సరిహద్దు స్థితితో భర్తీ చేసాను కాబట్టి ఇది ఖచ్చితమైనది కాబట్టి ఇది గొప్ప ప్లస్ పాయింట్ సరే గాలి నేను ఇప్పుడు గాలిని గుర్తించాలా అవసరం లేదు కాబట్టి నా సరిహద్దు షరతు అంటే నా విచక్షణాధికారం యొక్క డొమైన్ అవసరమైన కనీస స్థాయికి తగ్గిపోయిందని నా ఉద్దేశ్యం ఏమిటి సమీకరణాల వ్యవస్థ పెద్దది కానీ స్వల్పంగా ఉంటుంది ఇది చాలా పెద్ద వాల్యూమ్ను తీసుకుంటే మరియు అంతర్గత అంచుల నిష్పత్తిని సరిహద్దు అంచులకు తీసుకుంటే అది ఎక్కువ ధర కాదు ఇది దట్టమైనది కాబట్టి నా మ్యాట్రిక్స్ యొక్క నా సిస్టమ్ ఇకపై చాలా తక్కువగా ఉండదు అది పెద్ద ప్రతికూలత ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర nlog సాల్వర్ లేదు కానీ నేను మొత్తం విషయం కోసం చేసినంత అధమము కాదు ఉదాహరణకు నేను వాల్యూమ్ ఇంటిగ్రల్ పద్ధతిని ఉపయోగించి మొత్తం విషయాన్ని తయారు చేస్తే నేను మొత్తం వాల్యూమ్ను ఒక దట్టమైన సమీకరణాల వ్యవస్థగా మారుస్తాను కాబట్టి ఇది పాక్షికంగా తక్కువ స్థాయిలో దట్టంగా ఉంటుంది కాబట్టి మాతృకలో కొంత భాగం చాలా తక్కువగా ఉంటుంది మరియు మాతృకలో కొంత భాగం దట్టంగా ఉంది అనే వాస్తవాన్ని ఉపయోగించుకునే ప్రత్యేక పరిష్కరిణితో నేను ముందుకు రావాలి కాబట్టి దీన్ని చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒక ఉదాహరణ ఏదైనా అంచనాలను ఉపయోగించడం MATLAB ఉంది షుర్ అనే పదం షుర్ డీకంపోజిషన్ ఇది షుర్ డికంపొజిషన్ షుర్ డికంపొజిషన్ అనేది మాతృక కుడి నుండి మనం చేసిన డికంపొజిషన్ కాబట్టి ఇది షుర్ డి కాంపొజిషన్ కాదు షుర్ కాంప్లిమెంట్ సరే అని నేను చెబుతున్నది ఇదే కాబట్టి షుర్ కాంప్లిమెంట్లు మాతృకను విభజించాయి విద్యార్థి 4 4 భాగాలుగా కాబట్టి ఉదాహరణకు నేను ఉంటే మీరు దీన్ని షుర్ డికంపొజిషన్ మరియు సబ్ మ్యాట్రిక్స్ యొక్క విలోమాలను ఉపయోగించి విభజించవచ్చు కాబట్టి మీరు మరింత తక్కువ భాగం nlogని ఉపయోగించవచ్చు మరియు దట్టమైన భాగానికి పరిష్కరిణి సాధారణ పరిష్కరిణి ని ఉపయోగించవచ్చు మరియు అది సాహిత్యంలో ఎలా జరుగుతుంది కాబట్టి మీరు ఈ n2m సమీకరణాల వ్యవస్థను మ్యాట్లాబ్ లేదా మీకు నచ్చిన ఏదైనా పరిష్కరిణికి ఇస్తే అది చెడ్డ ఆలోచన ఎందుకంటే మీరు సమస్య యొక్క నిర్మాణాన్ని దోపిడీ చేయమని పరిష్కరిణికి చెప్పడం లేదు ఏదైనా లీనియర్ బీజగణిత సమస్యలో మీరు సమస్య యొక్క నిర్మాణాన్ని ఉపయోగించగలిగితే మీరు పెద్ద విజయాలు పొందుతారు మీరు దానిని చెప్పకుంటే ఇది n2m పరిమాణంలో ఉండే ఒక దట్టమైన మాతృకగా పరిగణిస్తుంది మరియు ఇది మొత్తం n క్యూబ్ ఆర్డర్ షుర్ కాంప్లిమెంట్లు దీనిని ప్రభావితం చేయడానికి ఒక మార్గం నేను దానిని కవర్ చేయను కానీ మీరు షుర్ కాంప్లిమెంట్ని ఆన్లైన్లో చూడవచ్చు మీరు షుర్ కాంప్లిమెంట్లను చూసినప్పుడు షుర్ డి కాంపొజిషన్ కి చాలా భిన్నమైనదని మీరు గ్రహిస్తారని నా ఉద్దేశ్యం అదే కాదు విద్యార్థి అది మాదిరిగానే కంప్లిమెంట్ లు తెలియజేస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇది ఒక ప్రత్యేక భాగం ఇక్కడ ఉన్న ప్రధాన సారాంశం ఏమిటంటే మేము 2 ప్రపంచాల్లోని ఉత్తమమైన వాటిని ఎలా కలుపుతాము కాబట్టి మేము FEM చేసాము మరియు నేను వెక్టార్ FEMని ఎంచుకుంటాను మరియు ఇది నిర్దిష్ట హక్కు నేను వెక్టార్ FEMని ఎంచుకున్నప్పుడు నాకు తెలియనివి అంచుల వెంట తెలియనివి అయ్యాయి అవును ఇతర ప్రయోజనం నేను Ez మరియు Hలను పొందుతాను ఇది చాలా బాగుంది ఎందుకంటే అది నేరుగా ఎక్కడకి ప్లగ్ చేస్తుంది నేను హ్యూజెన్స్ సూత్రాన్ని ఉపయోగించి RCSని గణించాలనుకున్నప్పుడు నాకు E మరియు H అవసరం FEMలో ఏమి జరిగిందో నేను ప్రతిచోటా H పొందాను కానీ హ్యూజెన్స్ సూత్రాన్ని లెక్కించడానికి E అవసరం కాబట్టి నేను ఎలిమెంట్స్కి యావరేజ్ని తీసుకుంటాను లేదా అలాంటిదేదో ఇక్కడ నేను పొందుతాను ఇంటీరియర్లో మనకు ప్రతిచోటా H మాత్రమే ఉంది వాస్తవానికి నేను RCS సమస్య రాడార్ క్రాస్ సెక్షన్ సమస్యను పరిష్కరిస్తున్నట్లయితే సరిపోతుంది ఈ విలువలలోని ఈ n గురించి నేను పట్టించుకోను కానీ నేను వాటిని పరిష్కరించాల్సి ఉంది దానితో నేను ఏమి చేస్తాను చివరగా రాడార్ క్రాస్సెక్షన్ అనేది హ్యూజెన్స్ సూత్రం నుండి చాలా దూరంలో ఉన్న ఫీల్డ్పై ఆధారపడి ఉంటుంది హ్యూజెన్స్ సూత్రానికి సరిహద్దు మాత్రమే అవసరం కాబట్టి నాకు RCS కోసం కేవలం 2m మాత్రమే కావాలి ఈ n ఇంటీరియర్ ఫెలోస్ కాదు కానీ విడదీయడానికి మార్గం లేదు కాబట్టి నేను ప్రతిదానికీ పరిష్కరించాలి కాబట్టి ఇందులో ఇది చాలా చక్కగా వస్తుంది నిర్మాణాన్ని పరిష్కారం చేసే మంచి పరిష్కరిణిని రాయడం మాత్రమే సవాలు ఇది సాహిత్యంలో పరిష్కరించబడిన సమస్య మీరు దాన్ని చూసుకోవాలి అది జరిగింది సరే మీరు ఈ విధానాన్ని ఉపయోగించి ఏదైనా వేవ్ యొక్క ఐగన్ మోడ్లను కనుగొనడానికి మోడ్ సాల్వర్ను వ్రాయాలనుకుంటే అదే సూత్రాన్ని కూడా ఉపయోగించవచ్చు అక్కడ కూడా మీకు అదే సమస్య ఉంటుంది మీకు వేవ్ గైడ్ కోసం FEM ఉంది కానీ సరిహద్దు షరతులను వర్తింపజేయడానికి మీకు దాని వెలుపల కొంత మద్యమమైన గాలి అవసరం ఇది సరిహద్దు సమగ్రతను ఎందుకు వర్తింపజేస్తుంది కాబట్టి నేను తెలివిగా కలపడం సరిహద్దు షరతు ని మార్చడం మరియు వేరే చోట నుండి పొందడం ఎలాగో నేను తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి వాస్తవానికి మీ వాణిజ్య పరిష్కారాలు చాలా వరకు HFSS లాంటివి మరియు ఈ రోజుల్లో ఈ ఎంపికలు సరిహద్దు స్థితిని లేదా సరిహద్దు సమగ్రాలను శోషించగలవు ఇప్పుడు వారు లోపల ఏమి చేస్తున్నారో మీకు తెలుసు ఇది ఇక్కడ హైబ్రిడ్ పద్ధతుల ముగింపుకు తీసుకువస్తుందని నేను భావిస్తున్నాను విద్యార్థి మనం చేయగలమా అవును మీరు చేయగలరు Huygen కాబట్టి ఐగన్ స్ట్రక్చర్ గణన కోసం దీన్ని ఉపయోగించడానికి మీరు వాస్తవానికి 1వ దశకు తిరిగి వెళతారు స్టెప్ 1 అంటే మీరు మీ ejβz ఉన్న Htan లో ఉంచవలసి ఉంటుంది మీరు అదే ఆలోచనను అనుసరించండి కానీ మీరు ప్రతిచోటా అదనపు బీటా స్క్వేర్ టర్మ్ని కలిగి ఉంటారు దానితో మేము జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు దానితో జాగ్రత్తగా వ్యవహరిస్తే అదే రెసిపీ ని కలిగి ఉంటుంది ఎందుకంటే మేము చివరకు చేసినది మేము సరిహద్దు షరతు ని సవరించడం మాత్రమే విద్యార్థి అక్కడ మాకు ఒక సమయం ఉంది కాబట్టి అవును ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి వాస్తవానికి మీకు వేవ్ గైడ్ సమస్య ఉన్నట్లయితే మీ సమస్య సరిగ్గా మారితే ప్రతిదీ మార్చవలసి ఉంటుంది దీని మోడ్లలో ఎటువంటి e ఇన్సిడెంట్ లేదు విద్యార్థి ఇది ప్రాథమికంగా అవును గణన డొమైన్లోని మొత్తం ఫీల్డ్ని మనం ఇవన్నీ చేయడం ద్వారా లెక్కించగలుగుతాము కాబట్టి ఇది ప్రతి మూలకం కోసం మేము వ్రాసినప్పుడు మేము రూపొందించిన మొత్తం సరిహద్దుని అనుమతిస్తుంది ఈ నిబంధనలు వ్యక్తిగత సరిహద్దులతో పాటు రద్దు చేయబడ్డాయి మరియు మీరు రద్దు చేయని బయటి సరిహద్దును మాత్రమే కలిగి ఉంటారు ఈ సమయంలో చూడండి FEM వాస్తవానికి రాలేదు మేము ఏ సిద్ధాంతాన్ని వర్తింపజేసాము మేము మీ డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వర్తింపజేసి ఒక ఉపరితల సమగ్రతను ఒక ప్రాంత సమగ్రతను రేఖ సమగ్రంగా మార్చాము అందుకే కుడి వైపు రేఖ సమగ్రంగా మారింది కాబట్టి ఇది సరిహద్దులో మాత్రమే నిజం కాబట్టి Ti అనేది ఇంటీరియర్ ఎడ్జ్కి కుడి వైపున 0 ఉంటుంది i ఇంటీరియర్ ఎడ్జ్ అయితే ఎడమ వైపు మాత్రమే 0 కుడి చేతి వైపు 0 అని నేను పరీక్షిస్తున్నాను మూడవది మళ్ళీ చెప్పండి విద్యార్థి మూడవది కేవలం సరిహద్దు షరతు మూడవది కుడి వైపు సరిహద్దు షరతు ఎడమ చేతి వైపు ఇప్పటికీ LHS మాతృక అది మీ మ్యాట్రిక్స్ Axbని ఇస్తుంది కాబట్టి షుర్ అంటే షుర్ కాంప్లిమెంట్ అంటే ఎలా ఉంటుందనే దాని గురించి నేను మరింత తెలుసుకోవాలనుకోవడం లేదు కానీ ప్రాథమికంగా ప్రస్తుతం కాకుండా ప్రస్తుతం మనకు తెలిసిన దానికి Axb ఇవ్వబడింది దాన్ని ఎలా పరిష్కరించాలి మరోవైపు షుర్ యొక్క కాంప్లిమెంట్ A ని విచ్ఛిన్నం చేసి 4 భాగం ఓకే అని చెప్పండి కాబట్టి ABCD అనుకుందాం ఆపై మీరు మీ వేరియబుల్స్ను xy అని కూడా వ్రాసి b1 b2 అని చెప్పండి A−1 మరియు D 1 పరంగా తుది పరిష్కారాన్ని వ్రాయడానికి మిమ్మల్ని అనుమతించే కొన్ని సూత్రాలు ఉన్నాయి అందువలన మీరు మొత్తం విషయం యొక్క విలోమాన్ని తీసుకోవలసిన అవసరం లేదు కాబట్టి ఉదాహరణకు A అనేది చిన్న భాగం కావచ్చు కాబట్టి దాని విలోమం సరైనది చేయడం సులభం కాబట్టి అవి షుర్ కంప్లిమెంట్ చేసే ట్రిక్ లు వాటిలో ఒకటి 0 బ్లాక్ కావచ్చు మరియు అదే విధంగా కాబట్టి ఇది స్వచ్ఛమైన సరళ బీజగణితం అని నా ఉద్దేశ్యం